మాడ్యూల్ 1 లో యూనిట్ 19వ ఉపన్యాసానికి స్వాగతం ఇక్కడ మనము కోర్సు ఫలితాల సాధనకు సంబంధించినవి చూస్తాము మునుపటి యూనిట్లో కోర్సు అవుట్కమ్ లను ఎలా వ్రాయాలో మరియు ప్రతి PO ఫలితాలను సంబంధిత PO లు PSO లు కాగ్నిటివ్ లెవెల్ జ్ఞాన వర్గాలు మరియు నిర్దిష్ట PO ని పరిష్కరించడానికి మీరు ఉపయోగించే తరగతి గది సెషన్ల సంఖ్యను ట్యాగ్ చేయడం ఎలాగో అర్థం చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనకు పూర్తి అవగాహన ఒక కోర్సు కోసం CO లను రాయడం గురించి పూర్తి అవగాహన ఉంది ఈ యూనిట్లో మనం చేయబోయేది కోర్సు ఫలితాల సాధనను లెక్కించడం మరియు CO ల చుట్టూ నాణ్యమైన లూప్ను మూసివేయడం ఎందుకంటే మొత్తం ప్రయోజనం NBA యొక్క మొత్తం తత్వశాస్త్రం మనం విస్తృతంగా వివరించిన నాణ్యమైన లూప్ ను మూసివేయడం అంటే మీరు ప్లాన్ చేస్తారు మీరు దేనినైనా లక్ష్యంగా చేసుకోండి ఆపై మీరు మీ కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఆపై మీరు ఏదో సాధిస్తారు మరియు మీరు లక్ష్యం నుండి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకుని ఆపై చర్యను ప్లాన్ చేసి తదుపరిసారి మీరు కోర్సును అందించేటప్పుడు దాన్ని అమలు చేయండి ఇది నాణ్యత లూప్ యొక్క మూసివేత కాబట్టి మేము ఈ యూనిట్లో నాణ్యమైన లూప్ను ఎలా మూసివేస్తాము అనే దాన్ని చూస్తాము ఈ మొత్తం ప్రక్రియలో అలాంటిదేమీ లేదని గుర్తుంచుకోవాలి పనులను చేయగల ఏకైక మార్గం కాబట్టి మీరు దీన్ని అనుసరించగల కోణంలో మేము మీకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తున్నాము కానీ మీరు మార్చాలనుకుంటే మీరు మీ కోసం పూర్తి పరిష్కారాన్ని సవరించవచ్చు మరియు నిర్మించవచ్చు ఒక కోర్సు అంటే మొదలుకొని ప్రతి కోర్సులో ఎక్కువ భాగం కోర్సులు ఈ వర్గాలలో ఒకటైనందున సంబంధం ఉన్న క్రెడిట్ల ద్వారా గుర్తించబడతాయి ఇది 300 అంటే 3 తరగతి గది సెషన్ ట్యుటోరియల్ మరియు ప్రయోగశాల లేదు లేదా మీకు 3 తరగతి గది సెషన్లు 1 ట్యుటోరియల్ మరియు ప్రయోగశాల లేదు 301 అంటే 3 తరగతి గది సెషన్లు మరియు 1 ప్రయోగశాల లేదా కొన్నిసార్లు మీకు 400 అంటే 4 తరగతి గది సెషన్లు మరియు ట్యుటోరియల్ మరియు ప్రయోగశాల లేదు ఒక కోర్సు ఏదైనా కోర్సు దాని కోర్సు ఫలితాల ద్వారా వర్గీకరించబడుతుంది మరియు మేము ఇంతకుముందు వివరించాము అవి 6 ఉంటాయి అంటే 3 క్రెడిట్ కోర్సు కోసం 6 ప్లస్ లేదా మైనస్ 2 ఉంటాయి 3 క్రెడిట్ కోర్సులో 40 తరగతి గది సెషన్లు ఉన్నాయి ఇది ప్రణాళికాబద్ధమైన వారం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మీరు మాకు 15 వారాలు ఉండవచ్చు అలాంటప్పుడు అది కొద్దిగా 45 కి వెళ్తుంది లేదా 14 వారాలు అయితే అది 42 సెషన్లు కావచ్చు 300 కోర్సులో 40 తరగతి గది సెషన్ల కోసం ప్లాన్ చేయడం మంచిది 400 వంటి 4 క్రెడిట్ కోర్సు కోసం మీరు 54 తరగతి గదుల సెషన్లను కలిగి ఉంటారు ఒక కోర్సు PO లు అది పరిష్కరించే PSO లు అభిజ్ఞా స్థాయిలు దాని అన్ని CO ల యొక్క జ్ఞాన వర్గాలు మరియు తరగతి గది లేదా దానితో సంబంధం ఉన్న ట్యుటోరియల్ లేదా ప్రయోగశాల సెషన్లతో కూడా ట్యాగ్ చేయబడుతుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం మీరు దీనిని పరిశీలిస్తే ఇది 301 కోర్సు 3 తరగతి గది సెషన్లు మరియు వారానికి 1 ప్రయోగశాల సెషన్ అంటే వారానికి 2 గంటల ప్రయోగశాల సెషన్ మరియు ఇక్కడ మేము 6 కోర్సు ఫలితాల పరంగా కోర్సును వివరించాము ఇది 6 గా ఉండవలసిన అవసరం లేదు ఉదాహరణకు చివరిది చాలా పెద్దది నేను దానిని రెండుగా విభజించగలను నేను మరొకటి CO4 ను కూడా రెండుగా విడగొట్టగలను కాబట్టి నేను దానిని 7 గా చేయగలను కోర్సు యొక్క విషయానికి సంబంధించి ఎటువంటి రాజీ లేకుండా నేను దానిని 8 గా చేయగలను ఇక్కడ మేము చెప్పినది ప్రతి కోర్సు ఫలితం అది పరిష్కరించే PO లు మరియు PSO లతో విడిగా ట్యాగ్ చేయబడింది మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా సాధారణంగా ఒక కోర్సు ఒక PSO తో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ ఇది PSO1 గా జరుగుతుంది కాబట్టి PSO1 వాటన్నిటితో సంబంధం కలిగి ఉంటుంది మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ వేర్వేరు CO లు వేర్వేరు PO లను సూచిస్తున్నాయి ఈ సందర్భంలో మేము PO3 PO4 మరియు PO5 లను కూడా చేర్చడానికి కొంచెం ప్రతిష్టాత్మకంగా ఉన్నాము ఇది కొంచెం ప్రతిష్టాత్మకమైనది కాని మీరు కోర్సును మరింత ఆసక్తికరంగా చేయగలరని చెప్పండి ఇది ఉపాధ్యాయునికి మరింత సవాలుగా ఉంది మరియు మీరు నిజంగా ఈ ప్రోగ్రామ్ ఫలితాలను సాధిస్తుంటే విద్యార్థులు చాలా బాగా నేర్చుకుంటారు ఆపై మనకు కాగ్నిటివ్ స్థాయిలు ఉన్నాయి మేము దీనిని U U మరియు U గా వర్ణించాము మరియు మేము ఇప్పటికే చెప్పినట్లుగా చాలా కోర్సులు సాధారణంగా అప్లై వర్గానికి మించి ఉండవు చాలా అరుదుగా అవి మించిపోతాయి ఎందుకంటే మా పరీక్షా పద్ధతులు ఇప్పటికీ అధిక అభిజ్ఞా స్థాయిలను సరిగ్గా పరిష్కరించడానికి అనుమతించవు మరియు ఇక్కడ నాలెడ్జి వర్గాలు మేము ఫ్యాక్చువల్ కాన్సెప్చువల్ కాన్సెప్చువల్ మరియు ఇక్కడ ప్రొసీడ్యురల్ లను ఉపయోగిస్తున్నాము కాని మేము ఇంజనీరింగ్ నాలెడ్జ్ వర్గాలను క్రైటీరియా మరియు స్పెసిఫికేషన్స్ మరియు ప్రాక్టికల్ కంస్ట్రయిన్స్ వంటివి కూడా జతచేస్తున్నాము మరియు ఇవి తరగతి గది సెషన్లు మరియు ఇవి ప్రయోగశాల సెషన్లు కాబట్టి సాధారణంగా మీకు 14 వారాలు క్రియాశీలమైన వారాలు ఉంటే మీకు 28 గంటల ప్రయోగశాల మరియు 40 గంటల తరగతి గది సెషన్లు ఉన్నాయి ఈ ప్రత్యేక కోర్సు CO అటైన్మెంట్ కు సంబంధించిన మా గణనలన్నింటినీ చేయబోయే వేదికగా ఉపయోగపడుతుంది కోర్సు ఏమిటో గ్రాఫికల్గా అర్థం చేసుకోవడానికి ఒక కోర్సు కి సంబంధించి మీరు కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు మనం చూసే లక్ష్యాలను ఎలా సెట్ చేయాలి మీరు కొంత లక్ష్యాన్ని నిర్దేశించారు అప్పుడు ఏమి జరుగుతుంది అనేది కోర్సు ఫలితాల పరంగా ఒక కోర్సు నిర్వచించబడుతుంది కోర్సు ఫలితాలను ఒక రకమైన అసెస్మెంట్ సరళి ప్రకారం అంచనా వేస్తారు అసెస్మెంట్ సాధన వంటి అసెస్మెంట్ సాధనాలు అసైన్మెంట్లు క్విజ్లు క్లాస్ టెస్ట్లు లేదా ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కావచ్చు అని మేము అంచనా వేస్తాము ఈ అసెస్మెంట్ సాధనాలు విద్యార్థుల CO సాధనను నిర్ణయిస్తాయి ఎంతవరకు ఇది ఈ అంచనా సాధనాల్లో పనితీరుపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ విద్యార్థుల CO అటైన్మెంట్ మా వద్ద ఉన్న కోర్సు ఫలిత లక్ష్యాలతో పోల్చబడింది మరియు మీరు అంతరాన్ని లెక్కించండి మీరు లక్ష్యాన్ని నిర్దేశించారు అది ఎంతవరకు జరిగిందో మీరు కొలుస్తారు మరియు మీరు అంతరాన్ని కొలుస్తున్నారు మరియు ఈ అంతరం అంతరాలను మూసివేయడానికి ప్రణాళికకు దారితీస్తుంది ఎందుకంటే మీరు ఆ అంతరాలతో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఖాళీని మూసివేయడానికి లేదా అంతరాన్ని తగ్గించడానికి మీరు కోర్సును అందించే తదుపరిసారి ప్లాన్ చేయాలనుకుంటున్నారు మరియు అంతరం 0 లేదా ప్రతికూలంగా ఉంటే మీరు లక్ష్యాన్ని మించిపోయారని అర్థం అప్పుడు మీరు లక్ష్యాన్ని పెంచుతారు కనుక ఇది లూప్ను మూసివేసే ప్రాథమిక విధానం ప్రోగ్రామ్ ఫలితాలను సాధించడానికి కోర్సులు ప్రధాన సాధనాలు కాబట్టి మేము CO సాధనల నుండి కోర్సు అటైన్మెంట్ ద్వారా పని చేస్తాము తరువాత PO PSO అటైన్మెంట్ ను కూడా నిర్ణయిస్తాము కాబట్టి CO లు మరియు PO ల మధ్య సంబంధం ఇది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ లేదా ఈ ప్రత్యేక యూనిట్లో మనం లూప్ యొక్క ఈ భాగాన్ని పరిశీలిస్తాము ఇప్పుడు మేము NBA సూచించిన విధానాలను అనుసరించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు CO సాధనను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కొలవవచ్చు అన్ని సంబంధిత అసెస్మెంట్ సాధనాలలో విద్యార్థుల ప్రదర్శనల నుండి CO ల యొక్క ప్రత్యక్ష సాధనను నిర్ణయించవచ్చు మేము పొందిన వివిధ అసైన్మెంట్ సాధనాల్లో అతను పొందిన మార్కులు లేదా గ్రేడ్లు ఏమిటి ఇందులో తరగతి పరీక్షలు మరియు ముగింపు సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి CO లను పరోక్ష అటైన్మెంట్ CO సాధనకు సంబంధించినది ఇది NBA ప్రకారం ఐచ్ఛికం కోర్సు ఎగ్జిట్ సర్వేల నుండి వాటిని నిర్ణయించవచ్చు మీరు కోర్సు ఎగ్జిట్ సర్వే నిర్వహించే సెమిస్టర్ చివరిలో కానీ ఈ కోర్సు ఎగ్జిట్ సర్వే బోధకుడి గురించి కాదు అతను ఆ విధమైన పనిని ఎలా నిర్వహించాడో కోర్సు ఎగ్జిట్ సర్వే కోర్సు ఫలితాలకు సంబంధించినది మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీరు అర్థం చేసుకున్నారు లేదా మీరు కోర్సు ఫలితాలను నేర్చుకున్నారు అంటే మీరు విద్యార్థిని ఎంతవరకు నేర్చుకున్నారో లేదా అతను కోర్సు ఫలితాలను సాధించాడో పరోక్షంగా అడిగే విధంగా మీరు ఒక ఫారమ్ను డిజైన్ చేయాలి మీరు CO6 ను ఎంతవరకు నేర్చుకున్నారని మీరు ప్రశ్న అడగలేరు మేము అలాంటి ప్రశ్నలు అడగలేము కానీ కాబట్టి ఈ కోర్సు ఎగ్జిట్ సర్వే రూపాలు సబ్జెక్ట్ స్పెసిఫిక్ లేదా కోర్సు స్పెసిఫిక్ అవుతాయి వాటిని తదనుగుణంగా డిజైన్ చేయాలి ఇప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఏ విధంగా చేసినా సర్వే ఫారం కారణంగా CO ల యొక్క పరోక్ష సాధన యొక్క గణన సంక్లిష్టంగా మారుతుంది కాబట్టి దాని నుండి వచ్చే ఫలితాల గురించి ఒకరు హామీ ఇవ్వలేరు కాబట్టి మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీరు పరోక్ష సాధనకు తక్కువ బరువును ఇస్తారు ఇప్పుడు మనం వచ్చాము టైర్ 2 మరియు టైర్ 1 కాలేజీల మధ్య తేడాను గుర్తించాలి ఉదాహరణకు టైర్ 2 కాలేజీ సెమిస్టర్ ఎండ్ పరీక్షను విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది మరియు అంచనా వేస్తుంది అందులో కళాశాల లేదా బోధకుడికి ప్రత్యక్ష పాత్ర లేదు కాలేజీకి నిరంతర అంతర్గత మూల్యాంకనానికి మాత్రమే ప్రాప్యత ఉంది మరియు పరీక్షలు మరియు మూల్యాంకనం రెండూ కళాశాల లేదా ఇన్స్టిట్యూటర్ చేత నిర్వహించబడతాయి ఈ మేరకు దేశవ్యాప్తంగా టైర్ 2 కాలేజీలో ప్రస్తుత పద్ధతులు మీరు చూస్తే 2080 నుండి 3070 వరకు ఎక్కడైనా ఉండవచ్చు 2080 అంటే 20 వెయిటేజ్ నిరంతర అంతర్గత ఎవాల్యుయేషన్ కి ఇవ్వబడుతుంది మరియు 80 సెమిస్టర్ ఎండ్ పరీక్షకు ఇవ్వబడుతుంది మరియు CIE కోసం ఉపయోగించే అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ నిరంతర అంతర్గత ఎవాల్యుయేషన్ సంఖ్య ఇక్కడ కళాశాల నిర్ణయించబడుతుంది మరియు కొన్నిసార్లు విశ్వవిద్యాలయం కూడా దీన్ని నిర్దేశిస్తుంది మీకు ఎన్ని సాధనాలు ఉండవచ్చు పరీక్షలు కేంద్రంగా రూపకల్పన చేయబడి కళాశాలకు పంపిన సందర్భాలు ఉన్నాయి కనుక ఇది ఆచరణాత్మకంగా SEE లాగా ఉంటుంది అంటే విశ్వవిద్యాలయం అంతర్గత పరీక్షలను సెట్ చేస్తుంది స్థానికంగా మాత్రమే విషయం కరెక్షన్ చేయబడుతుంది కాబట్టి అలా చేయడం కోరదగినది కానప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలలో ఇటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే డిపార్టుమెంటుకు అసెస్మెంట్ ఐటెమ్లకు ప్రాప్యత ఉండదు లేదా ప్రతి అసెస్మెంట్ ఐటెమ్కు విద్యార్థికి ఏ మార్కులు వచ్చాయో చూస్తే కాలేజీకి ప్రాప్యత ఉండదు సాధారణంగా విశ్వవిద్యాలయం ఎండ్ సెమిస్టర్ పరీక్షకు ఒక మార్కు లేదా ఒక గ్రేడ్ మాత్రమే ఇస్తుంది వారు మరిన్ని వివరాలు ఇవ్వరు కనీసం అది ప్రస్తుత పద్ధతి కాబట్టి టైర్ 2 కాలేజీలో కాలేజీకి CIE లోని అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఐటమ్ వారీగా మార్కులు మాత్రమే లభిస్తాయి మీ స్వంత తరగతి పరీక్షలు మీకు ఐటెమ్ వారీగా మార్కులు లభిస్తాయి టైర్ 1 కళాశాలలో ఎండ్ సెమిస్టర్ పరీక్ష మరియు నిరంతర అంతర్గత సంఖ్య రెండూ టైర్ 1 కళాశాల చేత నిర్వహించబడతాయి మరియు ఎవాల్యుయేట్ చేయబడతాయి CIE బరువును 4060 లేదా 5050 గా చూడటం చాలా సాధారణ పద్ధతి ఇక్కడ మీకు మరింత ఎంపిక ఉంది CIE కోసం ఉపయోగించే అసెస్మెంట్ పరికరాల సంఖ్యను కొన్ని ఉన్నత స్థాయి సంస్థలలో బోధకుడు నిర్ణయిస్తారు లేదా ఒక నిర్దిష్ట కళాశాలలో ప్రామాణిక అభ్యాసం ఉండవచ్చు అటువంటప్పుడు అన్ని అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో అన్ని అసెస్మెంట్ ఐటమ్ల కోసం పొందిన అన్ని మార్కులకు డిపార్ట్మెంట్ అన్ని కోర్సుల్లోని విద్యార్థులందరికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీకు పూర్తి డేటా ఉంది దాని నుండి మీరు టైర్ 2 కాలేజీలో పిలిచేదానితో పోలిస్తే CO అటైన్మెంట్ ను బాగా లెక్కించవచ్చు ఆదర్శవంతంగా అన్ని అసెస్మెంట్ అంశాలు ఈ అసెస్మెంట్ ఐటమ్స్లో 1 మార్క్ ప్రశ్నలు 2 మార్క్ ప్రశ్నలు 5 మార్క్ ప్రశ్నలు 10 మార్క్ ప్రశ్నలు మొదలైనవి ఉండవచ్చు ప్రతి అసెస్మెంట్ ఐటెమ్ను అభిజ్ఞా స్థాయి మరియు కోర్సుతో ట్యాగ్ చేయడం ఆదర్శంగా ఉంటుంది ఫలితం మరియు మార్కులు ఇవి కనీస మూడు అవసరాలు బోధన ప్రణాళిక కోసం మీరు PO లు PSO లు మరియు జ్ఞాన వర్గాల కంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండాలని అనుకోవచ్చు కానీ సాధించిన గణన విషయానికొస్తే ఈ మూడు సరిపోతాయి టైర్ 2 సంస్థల విషయంలో CIE తో అనుబంధించబడిన అసెస్మెంట్ అంశాలను ట్యాగ్ చేయడం మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు మేము అసెస్మెంట్ పాటర్న్ గురించి మాట్లాడుతాము మేము అసెస్మెంట్ సరళిని ఏమని పిలుస్తాము తప్పనిసరిగా అంచనా సాధనాలు ఏవి లేదా మీ వద్ద ఎన్ని ఉన్నాయి మరియు మీరు ప్రతి ఒక్కరికి ఎంత వెయిటేజీ ఇస్తున్నారు టైర్ 2 కాలేజీలో ఇక్కడ సమర్పించిన ఉదాహరణలో మనం 5 మార్కులుగా ఇవ్వబడిన ఒక అసైన్మెంట్ ఇస్తాను కాని మీకు 2 లేదా 3 అసైన్మెంట్లు కూడా ఉండవచ్చు మరియు అన్ని అసైన్మెంట్లతో అనుబంధించబడిన మొత్తం మార్కులు కూడా 5 కావచ్చు మన వద్ద ఉన్న 25 లో 5 మార్కులు అసైన్మెంట్లకు కేటాయించబడతాయి మరియు మొదటి పరీక్ష కి 10 మార్కులు మరియు రెండవ పరీక్ష కి 10 మార్కులు ఉన్నాయి మరియు మేము ఎలా పంపిణీ చేస్తున్నాము ఇది మళ్ళీ బోధకుడి ఎంపిక ఇది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మొదటి పరీక్ష లో వెయిటేజ్ నేను 10 లో 2 ప్రశ్నలను గుర్తుంచుకోండి స్థాయిలో అడిగాను మరియు 6 మార్కుల ప్రశ్నలను అర్థం చేసుకోండి స్థాయిలో అడిగాను మరియు 2 వర్తించు స్థాయిలో అడిగాను అదేవిధంగా నేను టెస్ట్ 2 లో ఆ వెయిటేజీని మార్చవచ్చు మేము చెప్పినట్లుగా ఈ పంపిణీ పూర్తిగా బోధకుడితో పాటు సబ్జెక్ట్ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది మరియు అసైన్మెంట్ మరియు పెద్ద సమస్య పరిష్కార అభ్యాసాలు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మేము కేటాయించే 5 మార్కులు అప్లై స్థాయికి చెందినవి ఇది అసెస్మెంట్ నమూనా ఇప్పుడు టైర్ 1 కళాశాలలో నేను CIE కోసం 40 వెయిటేజీని తీసుకుంటున్నాను మరియు అవి పంపిణీ చేయబడ్డాయి ఇది ఒక ఉదాహరణ మీరు మీ స్వంత నమూనాను అనుసరించవచ్చు ఉదాహరణకు మీరు మొదటి పరీక్ష లో 10 మార్కులు మరియు రెండవ పరీక్షలో 20 మార్కులు కలిగి ఉండవచ్చు అది మరొక అవకాశం కాబట్టి ఇది ఒక నమూనా రెండు అసైన్మెంట్లు మరియు రెండు పరీక్షలు ఉన్నాయి మరియు వివిధ అభిజ్ఞా స్థాయిలకు ఇచ్చిన వెయిటేజ్ సూచించిన విధంగా ఉంటుంది మరియు మేము చెప్పినట్లు ఇవి నమూనా విలువలు మాత్రమే మీ వద్ద ఉన్న కోర్సును బట్టి మరియు మీ ప్రాధాన్యతలను బట్టి మీరు నిర్ణయించుకుంటారు ఇప్పుడు మేము తరగతి సగటులను లెక్కిస్తాము ఉదాహరణకు ప్రతి ఒక్కటి మొదటిదానిని తీసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ప్రతి అసెస్మెంట్ పరికరం అసైన్మెంట్ 1 కి 5 మార్కులు అనుబంధించబడ్డాయి కానీ ఈ అసైన్మెంట్ లను మీరు ఏ కోర్సు ఫలితాలకు సంబంధించి అయినా ఇవ్వవచ్చు కాబట్టి నాకు CO2 కు 2 మార్కులు CO3 కి 1 మార్క్ మరియు CO4 కి 2 మార్కులు కేటాయించబడ్డాయి కాబట్టి ఏమి జరుగుతుంది నేను క్లాస్ సగటును చూస్తే 2 మార్కులలో ఇది 1 CO3 అసైన్మెంట్ విషయానికొస్తే ఇది 1 లో 0 7 మరియు CO4 కి 2 లో 1 మొదటి పరీక్ష విషయానికి వస్తే 10 మార్కులు CO1 CO2 CO3 మధ్య 4 3 3 గా విభజించబడ్డాయి మరియు తరగతి సగటు 4 లో ఈ తరగతి సగటుకు 3 లో 2 3 మరియు 2 1 మార్కులు సాధ్యమవుతాయి లేదా మీరు ఏ విధమైన లక్ష్యాలను కలిగి ఉండాలనే దానిపై ఆధారపడి ఇందులో వ్యత్యాసం ఉంటుంది ఇది మీరు లక్ష్యాలను ఎలా సెట్ చేయాలనే దానిపై ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ 3 మార్కులలో తరగతి సగటు 2 కాబట్టి ఈ రెండవ పరీక్ష కి కూడా అలాగే CIE క్లాస్ యావరేజ్ ఇలా లెక్కించబడుతుంది అంటే మీరు CO1 కోసం వారు సాధించిన అన్ని మార్కులను సంకలనం చేశారు మరియు గరిష్ట మార్క్ ఏమిటి మరియు మీరు శాతాన్ని లెక్కించండి మీరు టైర్ 1 కాలేజీకి వస్తే మీకు ఎక్కువ అసెస్మెంట్ సాధనాలు ఉన్నాయి మరియు మార్కులు భిన్నంగా ఉంటాయి మరియు మీరు తరగతి సగటులను ఇదే విధంగా లెక్కిస్తారు కాబట్టి మీరు చివరకు ప్రతి CO కి CIE కోసం తరగతి సగటు శాతాన్ని పొందుతారు ఇప్పుడు మేము సాధించే లక్ష్యాలను నిర్ణయించడం గురించి మాట్లాడుతాము మీరు ఎంత సాధించాలి మళ్ళీ అది ఆత్మాశ్రయ మేము మీకు నాలుగు ఉదాహరణలు అందిస్తాము అంటే మీరు ఒక కోర్సు యొక్క అన్ని CO లకు ఒకే లక్ష్యాన్ని నిర్దేశిస్తారు అన్ని CO లకు కలిపి మొత్తం తరగతికి తరగతి సగటు మార్కులు 60 మార్కుల కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి అది కొలిచే చాలా స్థూల మార్గం ఉదాహరణ 2 లక్ష్యాలు అన్ని CO లకు సమానంగా ఉంటాయి మరియు విద్యార్థుల వివిధ సమూహాల పనితీరు స్థాయిల పరంగా నిర్ణయించబడతాయి కాబట్టి మనం ఏమి చెప్తాము నేను కలిగి ఉండాల్సినినది ఇది ఉదాహరణ ఉదాహరణకు నేను 10 మంది విద్యార్థులను 50 కంటే తక్కువ మార్కులు కలిగి ఉండాలి SEE మరియు CIE తో సహా విద్యార్థుల సంఖ్య లేదా 50 కంటే తక్కువ వచ్చే విద్యార్థుల శాతం 10 కంటే మించకూడదు అదేవిధంగా 50 నుండి 65 మార్కులు సాధించే విద్యార్థులు 40 కంటే ఎక్కువ ఉండాలి అదేవిధంగా 30 లో 65 నుండి 80 వరకు మరియు 80 కంటే ఎక్కువ లేదా 80 పొందిన విద్యార్థుల శాతం కనీసం 10 ఉండాలి కాబట్టి ఇది నా లక్ష్యం అంటే మీరు తరగతి సగటులను చూస్తున్నారు కానీ మీరు ఇప్పుడు విద్యార్థులు ఏ తరగతిలోనైనా మీరు వేర్వేరు సామర్ధ్యాలు విభిన్న ప్రేరణలు కలిగి ఉంటారు కాబట్టి వారందరికీ ఒకే రకమైన మార్కులు ఉంటాయని మీరు ఊహించలేరు మీకు ఇంకా మరొక క్లిష్టమైన విషయం ఉంది ఉదాహరణ 2 కు చాలా పోలిక ఉంటుంది మునుపటిది కాని ఇప్పుడు నేను ప్రతి CO కి ఈ శాతాన్ని సెట్ చేసాను కాబట్టి నేను ఈ విధంగా చాలా విస్తృతమైన పట్టికను ఉంచాను ఉదాహరణకు మీరు మెరుగుపరచాలనుకుంటే దీనికి కొంత ప్రయోజనం ఉంది అప్పుడు నేను చాలా తక్కువ పొందుతున్న విద్యార్థుల సమూహాన్ని గుర్తించగలను మరియు వారికి కొన్ని చర్యలను లేదా అదనపు ఇన్పుట్లను ప్లాన్ చేయడానికి ప్రయత్నించగలను కాని ఇది చాలా డేటా చాలా గణన ముగించాల్సి ఉంది మీరు దీన్ని అమలు చేసే సాఫ్ట్వేర్ సాధనం కలిగి ఉంటే ఇది చాలా కష్టం కాదు ఆపై మనకు మునుపటి కన్నా కొంచెం తక్కువ సంక్లిష్టత ఉంది కాని ఒకటి మరింత తేలికగా సంబంధం కలిగి ఉంటుంది ఒక కోర్సు యొక్క ప్రతి CO కోసం విడిగా లక్ష్యాలు సెట్ చేయబడతాయి ప్రతి CO తరగతి సగటు 70 ఉండాలి ఇక్కడ ఉదాహరణకు CO1 70 ఉండాలి అంటే నేను CO1 కోసం 70 తరగతి సగటు మార్కులు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అంటే CIE లో CO1 కి సంబంధించిన అన్ని అసెస్మెంట్ అంశాలు అలాగే SEE లో మార్కుల శాతం 70 ఉండాలి కాబట్టి ఇది కాబట్టి మీరు ప్రతి CO గురించి విద్యార్థి యొక్క పనితీరును మెరుగుపరచడానికి మీరు చేయవలసిన అదనపు కార్యాచరణ గురించి కొన్ని తీర్మానాలు చేయవచ్చు కాబట్టి ఇక్కడ మన ప్రదర్శన కోసం మనము ఈ ప్రత్యేక లక్ష్యాన్ని ఉపయోగిస్తున్నాము లేదా ఈ ఉదాహరణ 4 గణనకు ఆధారం అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి ఏదైనా ప్రత్యేకమైన కోర్సులో COI యొక్క టైర్ 2 కాలేజీ సాధన కోసం మీరు దీనిని Cxxx అని అనుకుంటే మీరు 0 25 ను కంప్యూట్ చేస్తారు అంటే CIE కి 25 వెయిటేజ్ మరియు 75 SEE కి ఇచ్చి మీరు లెక్కించండి అంటే నేను మునుపటి పట్టికలో CIE కోసం తరగతి సగటును ఇప్పటికే లెక్కించాను కానీ SEE కి వస్తున్నప్పుడు ప్రతి CO కి నాకు వ్యక్తిగత విలువలు లేవు విశ్వవిద్యాలయం నాకు ఆ మార్కులు ఇవ్వడం లేదు వారు నాకు ఒక తరగతి సగటు ఇస్తారు మరేదైనా కావాలంటే అన్ని CO లు ఒకే స్థాయిలో సాధించవచ్చని నేను తీసుకుంటాను కాబట్టి నేను అదే శాతాన్ని ఉపయోగిస్తాను మరియు ఈ రెండు 25 మరియు 75 లను కలిపి ప్రత్యక్ష CO అటైన్మెంట్ ను లెక్కించడానికి ఉపయోగిస్తాను ఇప్పుడు టైర్ 1 కళాశాల అంటే మీకు అన్ని మార్కులకు యాక్సెస్ ఉంది కాబట్టి తరగతి సగటులను చూడండి నాకు వ్యక్తిగత విలువలు ఉన్నాయి నేను ఈ విధంగా మిళితం చేయగలను సరేనా నేను కలిగి ఉన్న CIE సగటు మరియు నా వద్ద ఉన్న తరగతి సగటులను కూడా చూడండి నేను రెండింటికీ 40 మరియు 60 మిళితం చేసి చివరకు తరగతి సగటును లెక్కించాను ఇప్పుడు మనం తరువాతిదాన్ని చూద్దాం ఎందుకంటే ప్రత్యక్ష CO సాధనతో పాటు పరోక్ష CO సాధనను కూడా చూడాలనుకుంటున్నాము మీరు ప్రత్యక్ష CO సాధనను పరిశీలిస్తే CO సాధించడం అనేది మీకు 25 75 కలిపి మీకు ఆ కాలమ్ ఉన్న మొదటి కాలమ్ ఆపై పరోక్ష CO అటైన్మెంట్ ఇక్కడ ఎగ్జిట్ సర్వేల ఆధారంగా మీరు CO లు ఎంతవరకు సాధించారో లెక్కించవచ్చు మరియు మీరు ఈ రెండింటిని ప్రత్యక్ష అటైన్మెంట్ కోసం 90 మరియు పరోక్ష సాధన కోసం 10 మిళితం చేస్తారు మరియు మీకు 62 3 67 8 మరియు అంతకంటే ఎక్కువ చూపించే మూడవ కాలమ్ ఉంది మరియు అవి మీకు CO సాధనను ఇస్తాయి మరియు మీరు ఎంచుకున్న లక్ష్యాలతో పోల్చండి లక్ష్యాలు ఇవి ఇప్పటికే ఎంపిక చేయబడ్డాయి మరియు మీరు CO సాధించే అంతరాన్ని లెక్కించండి సరేనా కాబట్టి మీరు CO1 లో ఉదాహరణకు లక్ష్యాన్ని మించి ఉంటే మాకు CO సాధించే శాతం 62 3 వచ్చింది కానీ మేము మొదట దానిని 60 కి సెట్ చేసాము కనుక ఇది మీకు 2 3 ఇస్తుంది అంటే మీరు లక్ష్యాన్ని అధిగమించారు మీరు లక్ష్యాన్ని మించినప్పుడు మీరు ఏమి చేస్తారు లేదా మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీరు తదుపరిసారి కోర్సును అందించేటప్పుడు మీరు మీ లక్ష్యాన్ని పెంచుతారు అంటే 60 కి బదులుగా నేను 65 ని చేయగలను మరియు మీ CO లకు అధిక విలువలను సాధించే దిశగా మొత్తం తరగతిని తీసుకువెళ్ళండి మరియు టైర్ 1 కాలేజీకి అదే విషయం వరిస్తుంది ఇక్కడ మీరు రెండు ప్రదేశాలలో మేము లక్ష్యాలను సాధించాము కాబట్టి మీరు దాని కోసం లక్ష్య స్థాయిలను పెంచాలి సరేనా టైర్ 1 కాలేజీకి కూడా అదే గణనలు చేస్తారు ఇప్పుడు మేము టైర్ 2 కాలేజీకి ఒక ఉదాహరణ మాత్రమే చూపిస్తాము మనము ఏమి చేద్దాము మేము అక్కడ చూపించినట్లు మేము లక్ష్యాన్ని చూసాము మరియు అంతరం కూడా మేము చూపించాము మరియు మీరు అంతరాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన చర్యను ప్లాన్ చేయాలి ఉదాహరణకు ఇది సాధించిన లక్ష్యం యొక్క మార్పు 2 3 కాబట్టి మీరు లక్ష్యాన్ని 65 కి పెంచుతారు కాగా CO2 విషయంలో 7 3 అంతరం ఉంది అంటే మెరుగుపరచవలసిన విషయం ఉంది మరియు కోర్సును అందించిన బోధకుడు తన తరగతి గది అనుభవాల ఆధారంగా ఇంకా ఏమి చేయాలో పూర్తిగా అర్థం చేసుకుంటాడు ఇక్కడ మేము సూచిక నమూనాలను ఇచ్చాము ఇది ఖచ్చితమైనది కాదు ఇవి ప్రతిపాదించిన నమూనాల చర్యలు ఉదాహరణకు మాక్రో మోడలింగ్ యొక్క అవసరాన్ని మరియు BJT లు మరియు FET ల నమూనాలను వివరంగా వివరించాము ఎందుకంటే మేము చెప్పినట్లుగా ఈ అన్ని గణనలకు ప్రాతిపదికగా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పై ఒక కోర్సు ఇస్తున్నాము కాబట్టి ఒకే కోర్సు విషయంలో కూడా ఈ పరిష్కారాలు ఇవ్వబడతాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య పరికరం యొక్క పారామితులను ప్రదర్శించండి మరియు CO3 లో 3 1 గ్యాప్ ఉంది ఫీడ్ బ్యాక్ వ్యవస్థల యొక్క అస్థిరమైన ప్రవర్తన యొక్క ఫ్రీక్వెన్సీ ఆధారపడటం యొక్క మరిన్ని అనుకరణలను మేము చెప్పాము CO5 కి 18 6 కలిగి ఉన్నట్లు మీరు చూడవచ్చు దీని అర్థం తీవ్రంగా ఏదో తప్పు ఉంది మా ప్రెజెంటేషన్ల పరంగా లేదా మేము మా సామగ్రిని నిర్వహించిన విధానం లేదా ప్రయోగశాల సెషన్లను నిర్వహించాము తీవ్రమైన అంతరం ఉంది కాబట్టి గణిత నమూనాలు మరియు ప్యాకేజీ గ్రాఫ్ ఉపయోగించి పారామితి వైవిధ్యాల ప్రభావాన్ని ప్రదర్శిస్తాము కాబట్టి మీరు దాని కోసం ఈ విధంగా ప్లాన్ చేస్తారు మరియు మీరు ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు తరువాతి సెమిస్టర్లో లేదా తరువాతి సంవత్సరంలో కోర్సును నిర్వహిస్తున్నప్పుడు మీరు ఈ సమాచారాన్ని నిజంగా ఉపయోగిస్తున్నారని మీరు తరువాత ప్రదర్శించాలి ఇప్పుడు మేము అసైన్మెంట్కి వచ్చాము మీరు కోర్సు ఫలితాలను రూపొందించిన మునుపటి యూనిట్లలో మీరు ఇప్పటికే చేసారు అవన్నీ ట్యాగ్ చేసారు మరియు ఇప్పుడు మీరు CO సాధించే లక్ష్యాలను నిర్దేశించారు CO అటైన్మెంట్ లను లెక్కించండి మరియు కోర్సు యొక్క అభ్యాస మెరుగుదల కోసం ప్రణాళిక చేయండి మీకు అందుబాటులో ఉన్న మొత్తం డేటా లేకపోతే అభ్యాసం కోసం కొన్ని ఊహాజనిత కానీ సహేతుకమైన వాస్తవిక సంఖ్యలను వాడండి మరియు అసైన్మెంట్ను పూర్తి చేయడానికి లెక్కించండి ఇది మీరే చేసిన తర్వాత ఇది మీకు ఇస్తుంది లేదా మీకు ఇస్తుంది లేదా CO సాధనను లెక్కించే పాత్రను మీరు అర్థం చేసుకుంటారు మరియు క్రింది మాడ్యూల్ లేదా క్రింది యూనిట్ 20 లో మేము PO లు మరియు PSO ల అటైన్మెంట్ ను గణించాము మరియు PO లు మరియు PSO ల చుట్టూ నాణ్యమైన లూప్ను మూసివేస్తాము మీరు అలా CO అటైన్మెంట్ ను లెక్కించడం చేయకపోతే మేము PO అటైన్మెంట్కు వెళ్ళలేము మనము దీనిని తదుపరి U20 యూనిట్లో చేస్తాము